డేటా అనలిటిక్స్ లోని ఉపన్యాసాలకు స్వాగతం ఈ ఉపన్యాసాల శ్రేణిలో నేను మీకు మోడల్ అభివృద్ధి చేయడాన్నిపరిచయం చేయబోతున్నాను ముఖ్యంగా నేను రిగ్రెషన్ టెక్నిక్స్ అనే పద్ధతులను ఉపయోగించి సరళ నమూనాలను నిర్మించడం గురించి మాట్లాడబోతన్నాను కొన్ని ప్రాథమిక భావనలతో ప్రారంభిద్దాం మనం సహసంబంధ భావన ను పరిచయం చేయబోతున్నాం నమూనాలను అభివృద్ధి చేయడం ప్రారంభించే ముందు మీరు చేయగల ప్రాథమిక తనిఖీ సాహిత్యంలో నిర్వచించబడిన వివిధ రకాల సహసంబంధ గుణకాలు మరియు అవి వీటికి ఎలా ఉపయోగపడతాయి అని అప్పుడు నేను రిగ్రెషన్ ప్రత్యేకంగా లీనియర్ రిగ్రెషన్ గురించి మాట్లాడతాను నేను రిగ్రెషన్ యొక్క ప్రాథమిక భావాలు పరిచయం చేస్తాను ఆపై మల్టీ లీనియర్ రిగ్రెషన్ కి వెళ్లేముందు 2 వేరియబుల్స్ ఉన్న సందర్భం ఎక్కడైతే అనేక ఇన్పుట్ వేరియబుల్స్ మరియు ఒక డిపెండెంట్ వేరియబుల్ ఉంటుందో అక్కడ చూస్తాం చివరగా మోడల్ అభివృద్ధి చేసిన తరువాత మనం మోడల్ ఎంత బాగా పనిచేస్తుందో మనం చేసిన కొన్ని అంచనాలు ఎలా ధృవీకరించాలో అంచనా వేయాలి అనుకుంటాం కాబట్టి దీనిని అంటారు మోడల్ అంచనా మరియు ధ్రువీకరణ మొదట సహసంబంధం యొక్క కొన్ని చర్యలను చూద్దాం మనం ఇంతకుముందు గణాంకాలు కు సంబంధించిన పరస్పర ఉపన్యాసాలలో చూసాము కాబట్టి x మరియు y అనే 2 వేరియబుల్స్ యొక్క n పరిశీలనలను పరిశీలిద్దాం xiyi నమూనాలచే సూచించవచ్చు మరియు మనం లెక్కించవచ్చు నమూనా అంటే మనం దీనిని గణాంకాలలో చూశాము ఏమిటంటే x కోసం n చేత విభజించబడిన అన్ని విలువల కూడిక x̅ తో సూచిస్తాము మరియు అదేవిధంగా y యొక్క నమూనా సగటును చేయవచ్చు ఇది y̅ చే సూచించబడుతుంది మనం నమూనా వ్యత్యాసాన్ని కూడా చేయవచ్చు ఇది విడి విలువల వర్గ విచలనాల మొత్తం తప్ప మరొకటి కాదు దాని అర్థం n లేదా n 1 ద్వారా విభజించబడిన అన్ని విలువలపై కూడబడిన xi x̅ వర్గం మనం ఈ నమూనా వ్యత్యాసం Sxx మరియు Syy కి అనుగుణంగా ఉన్నాము x మరియు y యొక్క నమూనా వ్యత్యాసం యొక్క వ్యత్యాసం మీరు cross covariance కూడా నిర్వచించవచ్చు ఇదిSxy చే సూచించబడుతుంది ఇది x̅ నుండి xi యొక్క విచలనం తప్ప మరొకటి కాదు మరియు సంబంధిత విచలనం y̅ నుండి yi మరియు మనం వీటి నీ గుణించి అన్ని విలువల యొక్క మొత్తం తీసుకొని n తో భాగించాము మీరు గమనిస్తే ఈ xi మరియు yi ఆర్డర్ పరీక్షకు అనుగుణమైన అర్థంలో ప్రయోగాత్మక పరిస్థితి ith ప్రయోగం మనం x మరియు y కోసం విలువలను పొందాముమనం వీటిని తీసుకోవాలి మీరు ఈ విలువలను అటు ఇటు మార్చలేరు విలువలు ఏ విధంగా ఉన్నాయో వాటికి అనుగుణంగా ఉన్నట్లు భావించబడుతుంది మీరు చేసిన కొన్ని ప్రయోగాత్మక పరిస్థితులను బట్టి కాబట్టి మీరు చేసిన ప్రయోగాత్మక పరిశీలనలు n ఉన్నాయి ఇప్పుడు మనం సహసంబంధం ను నిర్వచించుదా సహసంబంధం అంటే ఏమీ కాదు కానీ 2 వేరియబుల్స్ మధ్య అనుబంధ బలాన్ని సూచిస్తుంది ఆఫ్ కోర్సు మీరు బలమైన సహసంబంధాన్ని కనుగొంటే అది ఒకటి అని కాదు వేరియబుల్ ఒక కారణం మరొకటి ప్రభావం సహ సంబంధాన్ని ఒక కారణంగా మీరు అనుకో లేరు ఎందుకంటే అక్కడ మూడవ వేరియబుల్ ఉండవచ్చు అది ఈ రెండింటిని ప్రేరేపిస్తుంది మరియు అందువల్ల మీరు మాత్రమే కనుగొనగలరు సహసంబంధం కానీ వేరియబుల్లో ఒకటి కారణం మరియు మరొకటి ప్రభావం అని అనుకోలేము మనం వాస్తవానికి సంఖ్యా గణన చేయడానికి ముందు కూడా చేయవచ్చు మనం వేరియబుల్స్ మధ్య సంబంధం ఉందో లేదో తనిఖీ చేయవచ్చు స్కాటర్ ప్లాట్ నీ ఉపయోగించి మనం దీనిని ఇంతకు ముందు చేసాము కాబట్టి xi యొక్క విలువలను x అక్షం పై yiయొక్క విలువలను y అక్షం పై గీయవచ్చు మరియు ఈ ప్రతి బిందువుకు మనం ఈ బిందువులు ఏదైనా ప్రత్యేకమైన దిశ లో ఉన్నాయా అని చూడవచ్చు ఉదాహరణకు ఇక్కడ ఎడమ వైపున ఉన్న బొమ్మ xi పెరుగుతున్న కొద్దీ yi పెరుగుతుంది అని సూచిస్తుంది ఇందులో ఈ ధోరణి ఉంది ముఖ్యంగా xi అనుగుణంగా yi పెరుగుతున్నందున సరళ ధోరణి కూడా ఉందని మనం చెప్పగలం పెరుగుదల సరళ పద్ధతిలో ఉంటుంది ఇది సానుకూల ధోరణి ఎందుకంటే xi పెరిగినప్పుడుyi పెరుగుతుంది తరువాతి బొమ్మ లో xi అనేది xi పెరుగుతుంటే yi తగ్గుతున్న సందర్భాన్ని చూద్దాం మరియు మళ్ళీ ఒక నమూనా ఉన్నట్లు అనిపిస్తుంది xi మరియు yi మధ్య అనుబంధం మరియు ఇది ప్రతికూల ధోరణి అయితే మీరు మూడవ బొమ్మను పరిశీలిస్తే మనం కనుగొన్న డేటా ఒక దానిని ఒకటి ప్రభావితం చేయదు అనిపిస్తుంది అంటే x yi విలువలు xi విలువలపై ఏదైనా ప్రత్యేకమైన పద్ధతిలో ఆధార పడినట్లు అనిపించవు xi పెరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో yi పెరుగుతుంది మరియు తగ్గుతుంది అందుకే అది అన్ని చోట్ల వ్యాపించింది కాబట్టి సంబంధం తక్కువ లేదా లేదు అని చెప్పగలను ఇది దాన్నిచూసే ఒక గుణాత్మక మార్గం మనం దీనిని లెక్కించవచ్చు మరియు అనేక చర్యలు ప్రతిపాదించబడ్డాయి వేరియబుల్ రకం బట్టి మరియు మీరు వెతుకుతున్న సంబంధం రకం బట్టి చాలా సాధారణమైన సహసంబంధాన్ని చూద్దాం దానిని పియర్సన్ సహసంబంధంpearson's correlation అని పిలుస్తారు ఇక్కడ మనం ప్రారంభించినప్పుడు మీకు x మరియు y వేరియబుల్స్ కోసం n పరిశీలనలు ఉన్నాయి మరియు పియర్సన్ సహసంబంధ గుణకం rxy చే సూచించబడుతుంది లేదా కొన్నిసార్లు ρxy చే సూచించబడుతుంది ఈ పరిమాణం నిర్వచించబడింది ఎక్కడ మనం తప్పనిసరిగా అదే తీసుకుంటున్నాము x మరియు y ల మధ్య కోవియారిన్స్ x యొక్క స్టాండర్డ్ మరియు y యొక్క స్టాండర్డ్ తో భావించాము గుణకము x మరియు y ల మధ్య కోవియారిన్స్ ను సూచిస్తుంది ఈ పద్ధతిలో లెక్కించబడితే మనకు ఉన్న కోవియారిన్స్ నిర్వచనాన్ని విస్తరించవచ్చు మరియు ఇది xi yi x యొక్క సగటు మరియు y యొక్క సగటు n సార్లు గుణిస్తే వచ్చేది అది x మరియు y యొక్క కోవియారిన్స్ తప్ప మరొకటి కాదని మనం కనుగొనవచ్చు మరియు హారం standard deviation సూచిస్తుంది ఈ విభజనను మనం హారం ద్వారా చూడవచ్చు సాధారణీకరణ అంటారు కాబట్టి ఈ విలువ ఇప్పుడు సరిహద్దుగా ఉంది మనం rxy ని చూపించగలము 1 మరియు 1 మధ్య ఏదైనా విలువ తీసుకుంటుందని తీసుకునే 1 విలువ అది తీసుకుంటే ఆ 2 వేరియబుల్స్ ప్రతికూలంగా సంబంధం కలిగి ఉంటాయి అని చెప్తాము rxy 1 దగ్గరగా ఒక విలువను తీసుకుంటే అవి సానుకూలంగా సంబంధం కలిగి ఉన్నాయని చెప్తాము మరోవైపు rxy 0 కి దగ్గరగా ఉన్న విలువ తీసుకుంటేx మరియు yi ల మధ్య పరస్పర సంబంధం లేదని సూచిస్తుంది ఇప్పుడు దీన్ని మనం ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం కాబట్టి ఈ సహసంబంధం పియర్సన్ యొక్క సహసంబంధం వాస్తవానికి ఉపయోగపడుతుంది x మరియు y మధ్య లీనియర్ డిపెండెన్సీ ఉందని సూచించడానికి ఉదాహరణకు y x యొక్క లీనియర్ ఫంక్షన్ అయితే అప్పుడు సహసంబంధ గుణకం లేదా పియర్సన్ యొక్క సహసంబంధ గుణకం y x కి అనుగుణంగా గా పెరుగుతుందో లేదో అన్న దాన్ని బట్టి 1 కి దగ్గరగా లేదా 1 కి దగ్గరగా ఉంటుంది అప్పుడు మనం ఒక చిత్రంలో చూసినట్లుగా ఇది సానుకూల సహసంబంధం అని చెప్తాము y x తో సరళంగా తగ్గుతుంటే అప్పుడు అది సహసంబంధ గుణకం అని మనం చెప్తాము 1 కి దగ్గరగా ఉంటుంది మరోవైపు సహసంబంధ గుణకం 0 కి దగ్గరగా ఉంటే మనమందరం బహుశా y మరియు x మధ్య సరళ సంబంధం లేదు అని ముగించవచ్చు కానీ బహుశా నాన్ లీనియర్ అసోసియేషన్ ఉంది మనం దానికి కొంతసేపటి తర్వాత వద్దాం ఇది నిర్వచించబడిన విధానం వల్ల మనం దానిని ఆర్డినల్ వేరియబుల్స్ అంటే ర్యాంక్ వేరియబుల్ కి వర్తింప చేయలేము కాబట్టి మీరు మీ స్కేల్ను 0 నుండి 10 కి సూచించిన వేరియబుల్ కలిగి ఉన్నారని అనుకుందాం ఆ రకమైన వేరియబుల్స్ సాధారణంగా ఉన్నాయని అనుకుందాం మీరు పియర్సన్ యొక్క పరస్పర సంబంధం వాటికి వర్తింప చేయరు వేరే రకమైన సహసంబంధ గుణకాలు అక్కడ ఉన్నాయి మనం వాటిని ర్యాంక్ లేదా ఆర్డర్ వేరియబుల్ ఆర్డినల్ వేరియబుల్స్ అని పిలుస్తాము సహసంబంధం గుణకం యొక్క మంచి అంచనాను పొందడానికి సాధారణంగా y మరియు x మధ్య మీకు కనీసం 20 30 పాయింట్లు అవసరం సాధారణంగా అది సిఫారసు చేయబడింది ఆపై మీ నమూనా సగటు లేదా నమూనా వ్యత్యాసంstandard deviation అక్కడ అవుట్లెర్స్ ఉంటే అక్కడ చెడ్డ డేటా పాయింట్ ఉంటే లేదా ప్రయోగాత్మకంగా మీకు ప్రయోగాత్మక పాయింట్ తెలుసు ఉదాహరణకు తప్పుగా రికార్డ్ చేయబడితే అది ఈ సహసంబంధ గుణకం యొక్క తప్పుదోవ పట్టించే విలువలకు దారితీస్తుంది కాబట్టి అవుట్లైయర్లకు సంబంధించి ఇది బలంగా లేదు ఇంతకు ముందు మనం చూసిన నమూనా సగటు మరియు నమూనా వ్యత్యాసం వలె చాలా ప్రసిద్ధ డేటా సెట్ అయిన కొన్ని నమూనా ఉదాహరణలను చూద్దాందీనిని Anscombe యొక్క డేటా సెట్ అని పిలుస్తారు ఇక్కడ 11 డేటా పాయింట్లు ఉన్నాయి వీటిలో ప్రతి ఒక్కటి 4 డేటా సెట్ ఉన్నాయి వాటిలో 3 మాత్రమే నేను చూపించాను వాటిలో xi మరియు yi కి అనుగుణమైన 11 డేటా పాయింట్లు ఉన్నాయి పాయింట్లు జాగ్రత్తగా ఎంపిక చేయబడ్డాయి మొదటిదానిలో మీరు చూస్తే స్కాటర్ ప్లాట్ను ప్లాట్ చేస్తే మొదటి డేటాలో y మరియు x మధ్య మీరు సరళం సంబంధంగా ఉన్నట్లు చూస్తారు ఈ చిత్రంలో మీరు రెండవ డేటాలో చూస్తే మీరు నాన్ లీనియర్ సంబంధం ఉందని తేల్చవచ్చు x మరియు y మధ్య మరియు మూడవది అక్కడ ఉన్నప్పుడు మీరు చెప్పగలరు ఇది మినహా అన్ని డేటా పాయింట్లకు సరైన సరళ సంబంధం ఆ రేఖకు దూరంగా ఉన్నట్లు సూచించబడిన అవుట్లియర్ అనిపిస్తుంది నేను పియర్సన్ యొక్క సహసంబంధ గుణకాన్ని వర్తింపజేస్తే ఈ ప్రతి డేటా సెట్ల కోసం ఇది ఒకేలా ఉందని మేము కనుగొన్నాము మీరు నిజంగా మొదటి డేటా సెట్ లేదా రెండవ డేటా సెట్ లేదా మూడవ డేటా సెట్ లోకి వర్తింపచేస్తారా అనేది పట్టించుకోనవసరం లేదు వాస్తవానికి నాల్గవ డేటా సెట్కు ఎటువంటి సంబంధం లేదు x మరియు y మధ్య మరియు అవి ఒకే సహసంబంధ గుణకాన్నికలిగివుంటాయి కాబట్టి ఇది సూచించినట్లు ఏమిటంటే మనం పియర్సన్ యొక్క సహసంబంధం వర్తింపజేస్తే అధిక సహసంబంధ గుణకం ఈ సందర్భానికి దగ్గరగా ఉందని కనుగొన్నాము సరళ సంబంధం ఉందని మీరు వెంటనే తేల్చలేరు ఉదాహరణకు ఇది నాన్ లీనియర్ సంబంధం మరియు ఇప్పటికీ అధిక విలువకు దారితీస్తుంది కాబట్టి మీరు నిచ్చితి గా సరళంగా ఉంది అని చెప్పలేరు ఇది x మరియు y ల మధ్య సరళ సంబంధం ఉంటే పియర్సన్ యొక్క సహసంబంధ గుణకంఎక్కువగా ఉంటుంది అని చెప్పడానికి ఒక మార్గం నేను అధికంగా ఉంటుంది అని చెప్పినప్పుడు అది 1 లేదా 1 కావచ్చు కానీ x మరియు y మధ్య సరళేతర సంబంధం ఉంటే ఇది ఎక్కువగా ఉండవచ్చు లేదా తక్కువగా ఉండవచ్చు మనం ఈ పాయింట్ ను వాస్తవంగా వర్ణించేందుకు కొన్ని డేటా సెట్లు చూద్దాం ఇక్కడ 3 ఉదాహరణలు ఉన్నాయి మొదటి ఉదాహరణలో నేను 125 సమాన దూరం ఉన్న విలువలు ను x కోసం 0 మరియు 2 π మధ్య తీసుకున్నాను మరియు నేను వాస్తవానికి y ను x యొక్క cos గా లెక్కించాను కాబట్టి ఈ సందర్భంలో y మరియు x మధ్య సంబంధం a sinusoidal సంబంధం మీరు పియర్సన్ యొక్క సహసంబంధాన్ని వర్తింపజేస్తే ఈ డేటా సమితి కోసం పియర్సన్ సహసంబంధ గుణకాన్ని లెక్కించండి మీరు 0 కి దగ్గరగా చాలా తక్కువ విలువను పొందుతారు x మరియు y మధ్య అనుబంధం లేనట్లుగా సూచిస్తూ కానీ స్పష్టంగా ఒక సంబంధం ఉంది ఎందుకంటే ఇది సరళత లేనిది వాస్తవానికి 0 రేఖ పైన పాయింట్ కి ఇది సమానత x0 మరియు π 2 మధ్య మరియు అది π 2 మరియు π మధ్య π మరియు 3 π మధ్య 3 π 2 మరియు 2π మధ్య ఉన్నప్పుడు అవి అన్నిఒకదానికొకటి రద్దు చేసుకున్నట్టు అనిపిస్తుంది మీకు ఒక చాలా చిన్నదైన సహసంబంధ గుణకం ని ఇస్తే y మధ్య ఎటువంటి సంబంధం లేదని సూచిస్తుంది అని కాదు దీని నుండి మీరు తీర్మానం చేయగలిగినదంతా బహుశా x మరియు y మధ్య సరళ సంబంధం లేదు అని అదేవిధంగా ఈ నాన్ లీనియర్ y x2 ఉన్న మరొక కేసును చూద్దాం ఇక్కడ నేను x 0 మరియు 20 మధ్య సమాన దూరం పాయింట్ 0 5 తో ఎంచుకున్నాను మీకు లభించే ప్రతి 40 పాయింట్లు మరియు నేను y x2 ను లెక్కించాను ఆపై ఈ x y డేటా కోసం పియర్సన్ యొక్క సహసంబంధాన్ని లెక్కించండి ఇది చాలా అధిక సహసంబంధ గుణకం అని మీరు కనుగొన్నారు మీరు వెంటనే తేల్చలేరు x మరియు y ల మధ్య సరళ సంబంధం ఉందని మీరు సంబంధం ఉందని మాత్రమే చెప్పగలరు బహుశా అది సరళంగా ఉండవచ్చు అది సరళత లేనిదే అయినా అయి ఉండవచ్చు మనం మరింత అన్వేషించాలి ఇది 0 కి దగ్గరగా ఉంటే సరళ సంబంధం లేదని నేను చెప్పగలను కానీ ఈ సందర్భంలో ఇది చాలా ఎక్కువ కాబట్టి కొంత అనుబంధం ఉంది కానీ అనుబంధం సరళమైనదని మీరు ఖచ్చితంగా తేల్చలేరు అది సరళత లేనిది కావచ్చు మరోవైపు నేను నా x డేటాను 10 మరియు 10 మధ్య సమానంగా y 10 మరియు 0 మధ్య ఎంచుకుంటే yx square 0 మరియు 10 మధ్య పాజిటివ్ విలువలను కలిగి ఉంటుంది yx square మళ్లీ పాజిటివ్ విలువలను కలిగి ఉంటుంది x పాజిటివ్ అయినా y పాజిటివ్ అయినా ఈ పరిధిలోx కి నెగిటివ్ విలువలు ఉన్నా కూడా y పాజిటివ్ కాబట్టి ఇవి ఒకదాన్నొకటి రద్దు చేసుకుంటాయి మరియు సహసంబంధ గుణకం ఈ సందర్భంలో 0 అవుతుంది y మరియు x మధ్య సరళేతర సంబంధం ఉన్నప్పటికీ కాబట్టి మనం చెబుతున్నది ఇదే y మరియు x మధ్య సరళ సంబంధం ఉంటే అప్పుడు పియర్సన్ యొక్క సహసంబంధ గుణకం 1 కి లేదా 1 కి దగ్గరగా ఉంటుంది పరిపూర్ణ సంబంధం సరళ సంబంధం మరోవైపు అది 0 కి దగ్గరగా ఉంటే మీరు y మరియు x మధ్య సంబంధాన్ని తోసిపుచ్చలేరు అదేవిధంగా విలువ ఎక్కువగా ఉంటేమనం విలువను మాత్రమే చూసి x మరియు y మధ్య సరళ సంబంధం ఖచ్చితంగా ఉంటుందని చెప్పలేము మీరు y మరియు x మధ్య సంబంధం ఉంటుందని మాత్రమే చెప్పగలరు కాబట్టి ఇతర సహసంబంధ గుణకం నీ వాస్తవంగా చూస్తే పియర్సన్ యొక్క సహసంబంధ గుణకం మనం పిలిచే ర్యాంక్ వేరియబుల్స్ కానివి ఆర్డినల్ వేరియబుల్స్ నిజమైన విలువ వేరియబుల్స్ లాంటి వాటికి మాత్రమే వర్తించబడుతుంది కాబట్టి అన్వయించగల ఇతర సహసంబంధ గుణకాలను చూద్దాం ఆర్డినల్ వేరియబుల్స్ కు కూడా ఇప్పుడు ఇక్కడ మనం మళ్ళీ 2 వేరియబుల్స్ మధ్య అనుబంధం ఎంతవరకు ఉంది అని చూసే సందర్భం ఉంది కానీ ఈసారి x పెరిగితే y పెరిగితే లేదా తగ్గితే ఈసారి సంబంధం సరళము లేదా సరళం లేనిది కావచ్చు అప్పుడు స్పియర్మాన్ ర్యాంక్spearman's rank సహసంబంధం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక సందర్భం చూస్తే x పెరిగినప్పుడు y పెరుగుతుంది ఇది కూడా ఒక సందర్భం x పెరిగినప్పుడు y మార్పు లేకుండా పెరుగుతుంది కానీ ఈ సందర్భంలో కుడి వైపు ఉన్న చిత్రం అనేది సరళత లేని సంబంధం ఎడమ వైపు చిత్రం సరళ సంబంధం సూచిస్తుంది అదే డేటా సెట్ కు స్పియర్మాన్ యొక్క ర్యాంక్ సహసంబంధాన్ని వర్తింపజేద్దాం ఏమి జరుగుతుందో చూడండి కాబట్టి స్పియర్మ్యాన్ ర్యాంక్ సహసంబంధంలో మనం చేసేది డేటా మార్పిడి మనం ర్యాంకులు అని పిలిచే వాటికి నిజమైన విలువ డేటా అయినప్పటికీ ఉదాహరణకు ఈ సందర్భంలో నాకు 10 డేటా పాయింట్లు ఉన్నాయని అనుకుంటే xi ఎవరో కలిగి ఉన్నట్లుగా ఉంటుంది 2 మరియు 10 1 మరియు 10 ల మధ్య ఒక స్కేల్ తీసుకుందాం మరియు అదేవిధంగా y విలువ కూడా 1 మరియు 10 మధ్య ఉంది కాబట్టి మనం ఏమి చేసామంటే x యొక్క అన్ని విడి విడి విలువలను చూసి వాటికి ర్యాంక్ కేటాయించాం ఉదాహరణకు ఈ సందర్భంలో అతి తక్కువ విలువ x విలువ 2 మరియు దానికి ర్యాంక్ 1 ఇవ్వబడుతుంది అత్యధిక x విలువ 3 దానికి ర్యాంక్ 2 ఇవ్వబడుతుంది మరియు మొదలగునవి కాబట్టి మనం ఈ పాయింట్లు అన్నిటికీ ర్యాంకు ఇచ్చాము ఆరవ మరియు మొదటి విలువ రెండూ టై అయ్యాయి అని గమనించండి కాబట్టి వారు 6 మరియు 7 ర్యాంకులను పొందుతారు మధ్యస్తంగా దానిలో సగం కాబట్టి మనం దీనికి 6 5 ర్యాంక్ ఇచ్చాము ఎందుకంటే అక్కడ రెండు టై అయినాయి అదేవిధంగా 2 కంటే ఎక్కువ విలువలు టై అయితే మనం ఈ ర్యాంకులన్నింటినీ తీసుకుని వాటిని సమాన విలువలు ఉన్న డేటా పాయింట్లతో సగటు తీసుకుంటాము మరియు తదనుగుణంగా ర్యాంక్ లో కూడా చేయాలి మనం ఈ సందర్భంలో సంబంధిత y విలువలను కూడా ర్యాంక్ చేసాము పదవ విలువ ర్యాంక్ 1 ను కలిగి ఉంది మరియు ఎనిమిదవ విలువకు 2 ర్యాంక్ ఉంది అలా కొనసాగుతుంది మనం అదే పద్ధతిలో ర్యాంక్ ఇచ్చాము ఒకసారి ర్యాంకు వచ్చాక ఇప్పుడు ర్యాంకుల్లో తేడాను మీరు లెక్కించండి కాబట్టి ఈ సందర్భంలో మొదటి డేటా పాయింట్ యొక్క ర్యాంక్లోని వ్యత్యాసం 2 మరియు మనం దానిని వర్గం చేస్తాము అదేవిధంగా మనం ర్యాంకుల్లోని రెండవ డేటా పాయింట్లోని వ్యత్యాసాన్ని తీసుకుంటాము xi మరియు yi ల మధ్య అది 2 దానిని వర్గం చేస్తే మనకి 4 వస్తుంది కాబట్టి ఈ విధంగా మనం ర్యాంకుల్లోని వ్యత్యాసాన్ని తీసుకుంటాము మనకు లభిస్తుంది అంతిమంగా మనం స్క్వేర్డ్ విలువలు అని పిలుస్తాము అప్పుడు మనం ఈ గుణకాన్ని లెక్కిస్తాము ఈ గుణకం కూడా ప్రతికూల అనుబంధాన్ని సూచించే 1 మరియు 1 మరియు 1 మధ్య ఉంటుంది మరియు 1 వేరియబుల్స్ మధ్య సానుకూల అనుబంధాన్ని సూచిస్తుంది ఈ ప్రత్యేక సందర్భం లో స్పియర్మాన్ ర్యాంక్ సహసంబంధం 0 88 అవుతుంది నేను చెప్పినట్లు కొన్ని విషయాలను చూద్దాం 0 అంటే అసోసియేషన్ లేదు Y మరియు x ల మధ్య సానుకూల సంబంధం ఉన్నప్పుడు r లు విలువలు లేదా స్పియర్మ్యాన్ విషయం పియర్సన్ సహసంబంధం మాదిరిగానే 1 అవుతుంది మరియు అదేవిధంగా x తో y తగ్గినప్పుడు మీకు తెలిసినట్లుగానే స్పియర్మ్యాన్ ర్యాంక్ సహసంబంధం 1 కి దగ్గరగా ఉండొచ్చు పియర్సన్ మరియు స్పియర్మాన్ మధ్య వ్యత్యాసం ఇది ఆర్డినల్ వేరియబుల్స్కు వర్తింపచేయటమే కాదు y మరియు x మధ్య సరళత సంబంధం లేకపోయినా స్పియర్మాన్ ర్యాంక్ సహసంబంధం ఎక్కువగా ఉంటుంది ఇది 0 గా ఉండదు దీనికి సహేతుక అధిక విలువ ఉంటుంది కాబట్టి దానిని y మరియు x లను వేరు చేయడానికిబహుశా వాటిమధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకోవడానికి ఉపయోగించవచ్చు ఈ సందర్భంలో కూడా అన్స్కోమ్బ్ డేటా సెట్ కు దీన్ని వర్తింపజేద్దాం మొదటిదానికి స్పియర్మాన్ ర్యాంక్ సహసంబంధం చాలా ఎక్కువగా ఉంది రెండవది కూడా సహేతుకంగా ఎక్కువ అని మనం తెలుసుకుంటాం నిజానికి పియర్సన్ కూడా ఒక సంకేతం పియర్సన్ వీటన్నిటికీ ఒకటేనని గమనించండి మరియు మూడవది కూడా చాలా ఎక్కువ 0 కాబట్టి ఈ విషయాలన్నీ x మరియు y ల మధ్య నిజంగా బలమైన అనుబంధం ఉందని సూచిస్తున్నాయి మనం వర్తింప చేస్తామని అనుకుందాంనేను మీరు దీన్ని cos x ఉదాహరణకు మరియు y squared x y square ఉదాహరణకు వర్తింప చేయమని సలహా ఇస్తాను వీటికి స్పియర్మ్యాన్ ర్యాంక్ సహసంబంధం సహేతుకంగా ఎక్కువగా ఉంటుంది 1 కి దగ్గరగా ఉండకపోవచ్చు కానీ అది ఎక్కువ ఉందంటే పియర్సన్ సహసంబంధం తక్కువ ఉన్నప్పటికీ వాటి మధ్య ఒక రకమైన సరళత లేని సంబంధం ఉందని సూచిస్తుంది ఆర్డినల్ వేరియబుల్స్ కొరకు ఉపయోగించే మూడవ రకం సహసంబంధ గుణకం కెండల్ యొక్క ర్యాంక్ సహసంబంధం అంటారు మరియు ఈ సహసంబంధ గుణకం ఆర్డినల్ వేరియబుల్ మధ్య అనుబంధాన్ని కూడా కొలుస్తుంది ఈ సందర్భంలో మనం చేసిది ఒక సమన్వయ మరియు అసంబద్ధమైన వాటిని కలపటం మీరు విలువలను పరిశీలిస్తే 2 పరిశీలనలను పోల్చండి x1 y1 అని అనుకుందాం క్షమించండి ఇక్కడ x1 y1 మరియు x2 y2 ఉండాలి x2 x1 y x2 కంటే ఎక్కువగా ఉంటే సంబంధిత y1 y2 కన్నా ఎక్కువ అప్పుడు మనం అది ఒక సమన్వయ జత అని చెప్తాము అంటే x పెరిగితే y కూడా తదనుగుణంగా పెరుగుతుంది అప్పుడు ఈ 2 డేటా పాయింట్లు సమన్వయంతో ఉంటాయి అదేవిధంగా x తగ్గితే x1 x2 i కన్నా తక్కువ ఉంటే క్షమించండి x పెరుగుతోంది కాబట్టి x1 x2 కన్నా తక్కువ మరియు తదనుగుణంగా yy1 y2 కన్నా తక్కువఅప్పుడు కూడా మనం ఇది ఒక సమన్వయ జత అని చెప్తాం అంటే x పెరిగినప్పుడు y పెరుగుతుంది లేదా x తగ్గినప్పుడు y తగ్గుతుంది అప్పుడు మనం ఈ 2 డేటా జతలు సమన్వయంతో ఉన్నాయని చెప్తాం మరోవైపు వ్యతిరేక రకమైన సంబంధం ఉంటే ఉంటే మీరు x1 y1మరియు x2 y2 అనే 2 డేటా పాయింట్లను తీసుకుంటారు మరియు మనం చెప్తాము ఆ డేటా పాయింట్లు చూస్తే నాకు తెలుస్తుందిx1x2 కన్నా ఎక్కువగా ఉంటే కానీ సంబంధిత y1y2 కన్నా తక్కువ లేదాx1 x2 కన్నా తక్కువగా ఉంటే కానీ y1 y2 కన్నా ఎక్కువ అయితే అది అసంబద్ధమైన జత అని మనం చెప్తాము కాబట్టి మనం మీ నమూనాలో ప్రతి జతని తీసుకుంటాము పరిశీలనలు చేసి ఆపై అక్కడ సమన్వయ జత ఉందా అసంబద్ధమైన జత ఉందా అని కేటాయిస్తాము ఒక ఉదాహరణ తీసుకొని దానిని చూద్దాం కాబట్టి ఒకసారి మనకు సమన్వయ జంటలు మరియు అసంబద్ధమైన జతలు ఉన్నాయి వాటి మధ్య వ్యత్యాసాన్ని తీసుకుని n2 తో భాగీస్తాము దానిని Kendall's అని పిలుస్తాం మనం ఇక్కడ ఒక వస్తువును తీసుకోవచ్చు 7 పరిశీలనలు ఇక్కడ ఉన్నాయి అవి 7 వేర్వేరు వైన్లు లేదా టీ లేదా కాఫీ అనుకుందాం మరియు ఇద్దరు నిపుణులు ఉన్నారు టీ లేదా కాఫీ లేదా వైన్ యొక్క రుచి ని 1 లేదా 10 మధ్య స్కేల్లో ర్యాంక్ చేశారు మొదటి దానికి మొదటి నిపుణుడు 1 వ ర్యాంకు రెండవ నిపుణుడు కూడా 1 వ ర్యాంకు ఇచ్చారు రెండవ దానికి మొదటి నిపుణుడు 2 వ ర్యాంకు రెండవ నిపుణుడు ఒక స్కేల్ లో ర్యాంక్ లేదా 3 అనే విలువను ఇస్తారు 7 వేర్వేరు వస్తువులకి అలా వెళ్తారు ఇప్పుడు మీరు డేటా పాయింట్ 1 మరియు డేటా పాయింట్ 2 ను పోల్చండి ఈ సందర్భంలో నిపుణులు అభిప్రాయం ఏమిటంటే 2 అనేది 1 కన్నా ఉత్తమమైనది అనుకోవచ్చు రెండవ నిపుణుడు కూడా 2 1 కంటే ఉత్తమమైనదని చెప్పారు కాబట్టి ఇది ఒక సమన్వయ జత కాబట్టి 1 మరియు 2 సమన్వయంతో ఉంటాయి అని ఇక్కడ సూచించబడినది అదే విధంగా నేను డేటా పాయింట్ 1 మరియు 3 ని చూస్తే 1 వ నిపుణుడు 3 1 కంటే మంచిదని 2 వ నిపుణుడు కూడా 3 మంచిదని చెప్పారు 1 కంటే కాబట్టి ఇది ఒక సమన్వయ జత అదేవిధంగా మీరు 2 మరియు 3 రెండింటినీ చూస్తే ఒప్పందంలో అంగీకరిస్తున్నారు 3 2 కంటే ఉత్తమం 3 2 కన్నా మంచిది కనుక ఇది స్థిరమైనది ఇప్పుడు నాలుగవది మరియు మొదటిది చూద్దాం మొదటి నిపుణుడు మొదటిది ఉత్తమమైనదని చెప్పినట్లు కనిపించిందిరెండో నిపుణుడు కూడా కూడా ఇది మంచి సమన్వయమని చెప్పారు కానీ రెండవ మరియు నాల్గవ వాటిని మీరు పోల్చినట్లయితే మొదటి నిపుణుడు నాల్గవది రెండో దానికంటే ఉత్తమమైనదని చెప్పారు కానీ రెండో నిపుణుడు అంగీకరించలేదు ఆయన చెప్పారు నాలుగవది రెండవదాని కంటే ఘోరంగా ఉంది అని కాబట్టి అక్కడ ఒక అసంబద్ధమైన డేటాజత ఉంది D తో సూచించబడింది కాబట్టి 4 మరియు 2 అసంబద్ధమైనవి 4 మరియు 3 అసంబద్ధమైనవి అదేవిధంగా ఇక్కడ 5 మరియు 1 సమన్వయం 5 2 సమన్వయం మరియు కాబట్టి ముందుకు ముందుకు కాబట్టి ప్రతి జత మధ్య n2 జతలు మీకు వస్తాయి మరియు మేము ఈ జంటలన్నింటినీ సమన్వయమైనవి లేదా అసంబద్ధమైనవి అని వర్గీకరించాము మనం 6 అసంబద్ధమైన జంటలు మరియు 15 సమన్వయమైన జంటలు ఉన్నట్లు కనుగొన్నాము మన లెక్కించవచ్చు kendall'sగుణకాన్ని ఇది ప్రాథమికంగా ఇది ఎక్కువగా ఉంటే రెండింటి మధ్య విస్తృత ఒప్పందం ఉందని చెప్పారు నిపుణులు కాబట్టి ప్రాథమికంగా మనం y మరియు x ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయని చెప్తున్నాము బలమైన సంబంధం కూడా ఉంది లేకపోతే అవి బలంగా లేదా పూర్తిగా సంబంధం లేకపోతే నిపుణుడు 2 మీకు నిపుణుడు 1 తో పూర్తిగా విభేదిస్తే ప్రతికూల విలువలను కూడా పొందవచ్చు కాబట్టి అధిక ప్రతికూల విలువ లేదా అధిక సానుకూల విలువ సూచిస్తాయి 2 వేరియబుల్స్ x మరియు y ఈ సందర్భంలో ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయని మళ్ళీ దీనిని ఆర్డినల్ వేరియబుల్స్ కోసం ఉపయోగించవచ్చు ఎందుకంటే ఇది ర్యాంక్ విలువలతో పనిచేయగలదు ఇక్కడ ఉదాహరణ లో మనం చూసినట్లుగా మనం మళ్ళీ అన్స్కోమ్ డేటా సెట్కు కెండల్ ర్యాంకు ను వర్తింపజేస్తే ఈ సరళ కేసులో ఇది తగ్గినప్పటికీ పియర్సన్ మరియు స్పియర్మాన్ సహసంబంధం గుణకం తో పోలిస్తే విలువ తగ్గింది అని కనుగొన్నాము అని ఇది ఇప్పటికీ సహేతుక అధిక విలువను కలిగి ఉంది ఈ సందర్భంలో ఎక్కువ అంటే సాధారణంగా మీరు ప్రయోగాత్మక డేటాలో మీరు 6 6 లేదా 0 7 దాటి విలువను పొందాలని ఆశించలేరు మిమ్మల్ని మీరు అదృష్టవంతులుగా భావించాలి సాధారణంగా మనకు వేరియబుల్స్ మధ్య సంబంధం యొక్క స్వభావం చాలా అరుదుగా తెలుస్తుంది మనం వాటిని మోడల్ చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము కాబట్టి ఈ సందర్భంలో నాన్ లీనియర్ సంబంధం మీరు మళ్ళీ సహేతుకంగా కెండల్ ర్యాంక్ కోసం అధిక సహసంబంధ గుణకం కనుగొంటారు మరియు చివరిది మళ్ళీ సరళ సంపూర్ణ సరళమైనది మీరు చాలా ఎక్కువ అనుబంధాన్ని పొందుతున్నారు వాటి మధ్య కాబట్టి నిజంగా మాట్లాడేటప్పుడు మీరు దీన్ని మోడల్ను నిర్మించడానికి ముందు ప్రాథమిక ఆలోచన పొందడానికి ఉపయోగించవచ్చు వాస్తవానికి 2 వేరియబుల్స్ కోసం మీరు ఈ సహసంబంధం గుణకం లెక్కించవచ్చు సులభంగామరియు అనుబంధం రకానికి సంబంధించి ప్రాథమిక అంచనాను పొందడానికి ప్రయత్నించే అవకాశం ఉంది ఆపై ముందుకు వెళ్లి ఎంచుకోండి మీరు నిర్మించాలనుకుంటున్న మోడళ్ల రకం మరియు ఇది మనం చూసే మొదటి విషయం లీనియర్ రిగ్రెషన్లోకి వెళ్లడానికి ముందు కాబట్టి లీనియర్ రిగ్రెషన్ మోడల్ ను ఎలా నిర్మించాలో తదుపరి తరగతి లో చూద్దాం ధన్యవాదాలు